ఈ పాఠంలో మనము సమస్య ఫార్ములేషన్ పై చర్చను కొనసాగిద్దాము మనము బిన్ ప్యాకింగ్ సమస్య యొక్క ఫార్ములేషన్ మరియు పరిష్కారాన్ని చూద్దాము మునుపటి పాఠంలో ఈ కోర్సు యొక్క ఫార్ములేషన్ దశలో మనం చూసిన ఇతర ఉదాహరణలను పరిష్కరించాము కాబట్టి మనము బిన్ ప్యాకింగ్ సమస్యను ఫార్ములేషన్ ను క్లుప్తంగా చూద్దాము మరియు ఆ తర్వాత మనము దీన్ని ఎలా పరిష్కరిస్తామో వివరిద్దాము ఒకవేళ మీకు ఇది గుర్తుండి ఉంటే ఇది మనము బైనరీ వేరియబుల్స్ లేదా 0 1 వేరియబుల్స్ ను నిర్వచించిన ఒక ఫార్ములేషన్ బిన్ ప్యాకింగ్ సమస్య ఈ క్రింది విధంగా ఉంది ఈ ఉదాహరణలో మనకు 8అంకెలు ఇవ్వబడ్డాయి ఈ 8 అంకెలు అంకె 8 6 9 28 17 24 7 మరియు 21 కనీస సంఖ్యలో సమూహాలను చేయండి అంటే మొత్తం ప్రతి సమూహంలోని అంకెల సంఖ్య 45 కు మించకూడదు ఈ 8 అంకెలు 8 అంశాలవంటివి అని చెప్పడం లాంటిది వీటిని 45 డైమెన్షనల్ బిన్ పొడవులో ప్యాక్ చేయాలి మరియు మనము కనీస సంఖ్యలో డబ్బాలను ఉపయోగించాలనుకుంటున్నాము ఆ విధంగా ఈ సమస్య ఒక డైమెన్షనల్ బిన్ ప్యాకింగ్ సమస్య యొక్క పేరును పొందుతుంది మనము ఒక సరళమైన పరిష్కారాన్ని ఇవ్వడం ద్వారా ప్రారంభించాము మరియు ఒక సాధారణ పరిష్కారం ఉంటుంది అని అన్నాము ఇక్కడ ఇచ్చిన పరిష్కారం 4 సమూహాలను కలిగి ఉంది 8 6 మరియు 9 పొడవులు 1 సమూహానికి వెళ్ళవచ్చు 28 మరియు 17 1 సమూహానికి వెళ్ళవచ్చు 24 మరియు 7 1 సమూహానికి వెళ్ళవచ్చు 21 దానికి అదే ఒక సమూహం కాబట్టి ఈ సాధారణ పరిష్కారం 4 డబ్బాలను కలిగి ఉంది ఇప్పుడు మనకు 4 డబ్బాలతో సాధారణ పరిష్కారం ఉన్న క్షణం మన వద్ద ఉన్న ప్రశ్న ఏమిటంటే దీనిని మూడు డబ్బాలతో పరిష్కరించగలమా ఈ సమస్యకు ఫార్ములేషన్ లో 36 వేరియబుల్స్ మరియు 12 constraints మరియు మునుపటి ఫార్ములేషన్ కంటే తేలిక అని కూడా మనము పేర్కొన్నాము మునుపటి ఫార్ములేషన్ లు వలన మనము బిన్ ప్యాకింగ్ సమస్యను ప్రారంభించడం ద్వారా గరిష్టంగా 8 సమూహాల గురించి ఆలోచించవచ్చు ఎందుకంటే అక్కడ 8 మూలకాలు ఉన్నాయి మరియు ఈ 8 మూలకాలను ప్యాక్ చేయగల సమూహాల సంఖ్య కు తగ్గించాలనుకుంటున్నాము కాబట్టి మనము 8 సాధ్యమైన సమూహాలను మరియు 8 సాధ్యమైన బిన్ లను ఉపయోగిస్తే మన ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ను Y1నుండి Y8 వరకు కనిష్టీకరించవచ్చు ప్రతి సంఖ్య 1 సమూహానికి మాత్రమే ఉండాలి కాబట్టి X11 1 ఒకవేళ మొదటి సంఖ్య కు లేదా మొదటి items ను మొదటి సమూహానికి కేటాయించినట్లయితే X21 1 ఒకవేళ రెండవ item మొదటి సమూహానికి కేటాయించినట్లయితే మరియు మొదలైనవి కాబట్టి మొదటి సమూహానికి కేటాయించిన అన్ని items దాని మొత్తం 45 కు తక్కువ లేదా సమానంగా ఉండాలి కాబట్టి ఒకవేళ మొదటి బిన్ ఎంచుకోబడితే లేదా మొదటి గ్రూప్ ఎంచుకోబడితే కుడి వైపు constraints 45Y1కు తక్కువ లేదా సమానంగా ఉండాలి కాబట్టి ఆ సమూహానికి కేటాయించిన వాటికి 45 కన్నా తక్కువ లేదా సమానమైన లింక్ ఉండాలి కాబట్టి సాధారణ రూపం aiXij ≤ BxYj ఇక్కడ B అనేది బిన్ సామర్థ్యం Xij మరియు Yj రెండూ బైనరీ వేరియబుల్స్ 0 1 వేరియబుల్స్ కాబట్టి ఒకవేళ మనము 8 సాధ్యమైన సమూహాలతో ప్రారంభించినట్లు అయితే మరియు దానిని తగ్గించడానికి ప్రయత్నిస్తే అక్కడ 64Xij వేరియబుల్స్ మరియు 8Yj వేరియబుల్స్ ఉంటాయి 4 సమూహాలతో సరళమైన పరిష్కారాన్ని చూపడం ద్వారా మనము దానిని కొద్దిగా ప్రయత్నించవచ్చు మరియు తగ్గించవచ్చు అందువల్ల మనకు ఒకవేళ 4 సమూహాలతో పరిష్కారం ఉంటే అప్పుడు మనము 18x4 32Xij వేరియబుల్స్ మరియు 4Yj వేరియబుల్స్ గురించి ఆలోచించవచ్చు ఇప్పుడు 3 సమూహాల తో పరిష్కారం సాధ్యమేనా అని తెలుసుకోవడానికి మనము ఈ సమస్యను రూపొందిద్దాము 4 సమూహాల తో ఫార్ములేషన్ 8x4 Xij 32Xij వేరియబుల్స్ మరియు 4Yj వేరియబుల్స్ కలిగి ఉంటుంది కాబట్టి దీనికి 36 వేరియబుల్స్ మరియు 12 constraints ఉంటాయి కాబట్టి ఈ ఫార్ములేషన్ ను ఎక్సెల్ షీట్ లో చూపిద్దాము ఆ తర్వాత సమస్యకు పరిష్కారం చూపిద్దాము కాబట్టి ఇది నేను X11 నుండి X81 వరకు 14 నుండి X84 వరకు చూపిన ఫార్ములేషన్ ఇవి బిన్కు వెళ్లే అంశాన్ని సూచించే వేరియబుల్స్ ని సూచిస్తుంది కాబట్టి item 8 బిన్ నంబర్ 4 X84 సూచిస్తుంది Y1 నుండి Y4 వరకు మన వద్ద ఉన్న 4 డబ్బాలు ఎందుకంటే ప్రస్తుతం మనం 4 డబ్బాలతో ఒక పరిష్కారాన్ని చూస్తున్నాము ఇప్పుడు X వేరియబుల్స్ మరియు Y వేరియబుల్స్ కు విలువలు ఇవ్వడానికి మనము ముందు చేసినట్లుగా ప్రస్తుతానికి కొన్ని పాక్షిక విలువలు ఉన్నాయి ఇవన్నీ పూర్ణాంకాలుగా ఉండాలి కాబట్టి నేను వాటికి బైనరీ విలువలను ఇస్తున్నాను కాబట్టి నేను వాటికి 0 మరియు 1 మరియు ఆ రకమైన విలువలను ఇస్తున్నాను కాబట్టి ఇది నేను సూచించిన పరిష్కారం అది సాధ్యమయ్యేది కావచ్చు సాధ్యం కాకపోవచ్చు ఇప్పుడు ఇది సాధ్యమేనా కాదా అని మనము పరిశీలిస్తాము అది సాధ్యమయ్యేది కాదు అది సాధ్యం కాదు ఎందుకంటే నేను ఐటెమ్ 6 ను 2 డబ్బాలకు ఉంచాను కాబట్టి నేను దీన్ని మార్చాను నేను దీన్ని మార్చాను కాబట్టి ఇప్పుడు 4 డబ్బాలు ఉన్న పరిష్కారం ఇక్కడ ఉందని మనము గమనించాము మొదటి బిన్లో items ఈ item ఈ item మరియు మూడవ item ఉన్నాయి రెండవ బిన్ లో ఈ మూడవ item item నంబర్ 5 మరియు item నంబర్ 8 ను కలిగి ఉంది మూడవ బిన్ లో item నంబర్ 6 మరియు 4 వ బిన్ item నంబర్ 4 కలిగి ఉంది కాబట్టి 4 డబ్బాలు ఉన్నాయి దీనికి ఈ పరిష్కారం ఇవ్వబడింది ఇప్పుడు ఇక్కడ constraints ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఆ బిన్ ఎంచుకుంటే ప్రతి బిన్లో ఆ బిన్కు కేటాయించిన items పొడవు 45 లేదా అంతకంటే తక్కువ ఉండాలి కాబట్టి మొదటి constraint యొక్క మొదటి ఎడమ వైపు చూపిస్తాను కాబట్టి అని మనం గ్రహించాము మరియు 45xB11 కాబట్టి నన్ను దీనిని వివరించనివ్వండి కాబట్టి ఈ tem మొదటి బిన్కు వెళుతుందో లేదో అని B7 C7 D7 E7 F G H I7 వరకు విలువలను సూచిస్తాయి కాబట్టి సాధ్యమయ్యే పరిష్కారంలో నేను మొదటి బిన్కు ఈ item ను ఇచ్చాను ఈ item మొదటి బిన్కు వెళుతోంది ఈ item మొదటి బిన్కు వెళుతోంది కాబట్టి మనం పరిశీలించవలసిన ఈ మూడు పొడవులలో మూడు పొడవులు 8 దీనికి C7 నుండి 6 దీనికి మరియు H7 నుండి 7 కాబట్టి 8 6 14 7 21 45 కాబట్టి మీకు ఇక్కడ a 24 ఎందుకంటే B11 - 45 కాబట్టి నేను 45 ఉంచాను ఈ బిన్ ఎంపిక చేయబడింది కాబట్టి ఈ బిన్ ఎంపిక చేయబడింది కాబట్టి 45 ఇది మనకు 45 24 21 సామర్థ్యాన్ని ఇవ్వగలదు కాబట్టి మిగిలిన 24 24 గా చూపబడుతుంది అదేవిధంగా మనము ఒకవేళ రెండవ బిన్ తీసుకుంటే items సంఖ్య ఈ item మరియు ఈ item ఈ బిన్లో ఉన్నాయని మనము గ్రహించాము కాబట్టి దీనిని చూద్దాం కాబట్టి ఈ item యొక్క పొడవు D8 కాబట్టి D8 యొక్క పొడవు 9మరియు E8 F8 యొక్క పొడవు 17 కలిగి ఉంది కాబట్టి 17 D8 యొక్క పొడవు 9 17 9 26 మరియు చివరిది 21 కలిగి ఉంది కాబట్టి దాని పొడవు 47 అందుబాటులో ఉన్న పొడవు 45 కాబట్టి ప్రస్తుతానికి ఈ పరిష్కారం అసాధ్యం ఎందుకంటే ఈ బిన్ 45 కంటే ఎక్కువ సానుకూల విలువను కలిగి ఉంది కాబట్టి ప్రస్తుతానికి నేను అన్ని వేరియబుల్స్ కోసం బైనరీ విలువలతో ఒక పరిష్కారాన్ని చూపించినప్పటికీ ఈ పరిష్కారం సాధ్యం కాదు కానీ వాస్తవానికి ఇది సమస్య కాదు మనము ఆప్టిమైజ్ చేసినప్పుడు మాత్రమే మనకు సాధ్యమయ్యే పరిష్కారం లభిస్తుందో లేదో పరిశీలన చేయాలి కాబట్టి ప్రతి బిన్కు 4 constraints ఇక్కడ వ్రాయబడ్డాయి ఈ 4 constraints అన్నీ బిన్ సామర్థ్యానికి 45 రెట్లు తక్కువ లేదా సమానంగా ఉండాలి బిన్ 45Y1 45Y2 వేరియబుల్స్ కాబట్టి వాటిని ఎడమ చేతికి తీసుకువెళతారు కాబట్టి కుడి చేతి వైపు 0 మరియు అవి వేరియబుల్స్ కంటే తక్కువ లేదా సమానంగా ఉంటాయి ప్రతి item సరిగ్గా ఒక బిన్కు వెళుతుంది కాబట్టి ఉదాహరణకు item 1 ఇది B7 B8 B9 B10 అని చెప్పబడింది కాబట్టి ఒకవేళ మనము మొదటి item తీసుకుంటే అది ఈ బిన్ లేదా ఈ బిన్ లేదా ఈ బిన్ లేదా ఈ బిన్ కి వెళ్తుంది కాబట్టి అదేవిధంగా ఇది C7 C8 అవుతుంది కాబట్టి ఈ 8 constraints సమితి ప్రతి item సరిగ్గా ఒక బిన్కు వెళుతుందని నిర్ధారించుకోండి కనుక ఇది ఇక్కడ వ్రాయబడింది ఇప్పుడు మనము solver వద్దకు వెళ్దాము నేను ఇప్పటికే దాన్ని solver కి మ్యాప్ చేసాను కాబట్టి ఇది ఆబ్జెక్టివ్ ఫంక్షన్ డబ్బాల సంఖ్య ఇది B12 మీరు B12 ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అని గ్రహించారు వేరియబుల్స్ ఇక్కడ ఇవ్వబడ్డాయి వేరియబుల్స్ అన్నీ ఇక్కడ నుండి అవి B7 నుండి I I7 8 9 7 8 9 10 నుండి I 10 వరకు ఉన్నాయి కాబట్టి మీరు B7 నుండి I10 మరియు B11 నుండి E11 వరకు చూస్తారు వేరియబుల్స్ ఇక్కడ ఇవ్వబడ్డాయి 8 constraints ఇక్కడ వ్రాయబడ్డాయి అన్ని constraints ఇక్కడ ఇవ్వబడ్డాయి ఇప్పుడు అదనంగా Yj లోని అన్ని Xij లు బైనరీ గా ఉండాలి కాబట్టి నేను 36 వేరియబుల్స్ ను బైనరీ వేరియబుల్స్ గా నిర్వచించాలి మరియు ఈ 36 బైనరీ వేరియబుల్స్ సమయాన్ని ఆదా చేయడానికి ఇక్కడ నిర్వచించబడ్డాయి నేను ఇప్పుడే చూపిస్తున్నాను మీరు ఇక్కడ నిర్వచించిన బైనరీ వేరియబుల్స్ సమూహాన్ని చూడవచ్చు కాబట్టి ఇప్పుడు మనము ఈ సమస్యను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి మనము solver వద్దకు వెళ్తాము మరియు ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము మరియు మనము ఈ పరిష్కారాన్ని పొందుతాము కాబట్టి ఇది solver ద్వారా పొందిన ఒక పరిష్కారం కేవలం 3 బిన్స్ మాత్రమే ఉపయోగించబడుతున్నాయని మనము గ్రహించాము Y1 Y2 Y3 1 అని మీరు గ్రహించవచ్చు కాబట్టి మూడు బిన్స్ ఉపయోగించబడతాయి మరియు ఈ item కేటాయించబడింది 1వ item 3వ బిన్కు వెళుతుంది 2వ item 3వ బిన్కు వెళుతుంది 3వ item 3వ బిన్కు వెళుతుంది 4వ item 5వ బిన్కు వెళుతుంది 5వ item 1వ బిన్కు వెళుతుంది 6వ item 2వ బిన్కు వెళుతుంది 7వ item 3వ బిన్కు వెళుతుంది 8వ item 2వ బిన్కు వెళుతుంది కాబట్టి మనము మొత్తం 8 items ను 3బిన్స్ లో ఉంచగలుగుతున్నాము మరియు ఇప్పుడు ఎడమ చేతి వైపు కూడా బిన్స్ ఎంత వినియోగించామో చెబుతుంది మొదటి బిన్ పూర్తిగా ఉపయోగించబడుతుంది కాబట్టి ఎడమ చేతి వైపు 0 రెండవ బిన్ పూర్తిగా ఉపయోగించబడుతుంది ఎడమ చేతి వైపు 0 మూడవ బిన్ 15 కలిగి ఉంటుంది అంటే 3వ బిన్ లో అందుబాటులో ఉన్న 45 పొడవులో 30 మాత్రమే ఉపయోగించబడుతుంది మరియు 15 ఉపయోగించబడలేదు ఇప్పుడు ప్రతి బిన్కు కేటాయించబడింది ప్రతి item కేవలంఒక బిన్కు మాత్రమేకేటాయించబడింది కాబట్టి ఆ విధంగా 4వ బిన్ అస్సలు ఉపయోగించబడదు కాబట్టి మనకు దీని నుండి 0 0 ఉంది కాబట్టి బిన్ ప్యాకింగ్ సమస్యకు పరిష్కారం ఇలా ఉంటుంది కాబట్టి ఇది ఒక ఉదాహరణ ఇక్కడ మనం వేరియబుల్స్ ను బైనరీ వేరియబుల్స్ గా నిర్వచించాము ఉదాహరణకు ఒకవేళ మీరు solver కి తిరిగి వెళితే నేను ఈ వేరియబుల్స్ ను బైనరీగా నిర్వచించాను వాటిలో ఒకదాన్ని వివరించడానికి Xij మరియు Yj లుఅన్ని బైనరీ వేరియబుల్స్ కాబట్టి వాటిని solver లో ఎలా కలపాలో ఇక్కడికి వెళ్లి క్లిక్ చేయండి కాబట్టి ఒకవేళ మీరు ఇక్కడ B7 క్లిక్ చేస్తే B7 ఒక Xij వేరియబుల్ ఇప్పుడు ఒకవేళ మీరు కలపాలనుకుంటే నేను ఇప్పటికే చేసాను కాబట్టి నేను దీనిలో వివరిస్తున్నాను నేను ఒక constraint ని కలపగలను ఇప్పుడు ఈ B7 కి వెళ్ళండి ఇది బైనరీ వేరియబుల్ కాబట్టి B7 మరియు దీన్ని డౌన్ క్లిక్ చేయండి మీకు బైనరీ వస్తుంది మీరు కలపగల దానికంటే ఎక్కువ ఇక్కడ బైనరీ పొందుతారు కాబట్టి ఈ విధంగా 36 వేరియబుల్స్ కోసం మీరు అన్ని Xij లను కలపాలి మరియు Yj లను బైనరీ వేరియబుల్స్గా ఫార్ములేషన్ లో చేర్చాలి కాబట్టి బైనరీ పూర్ణాంక ప్రోగ్రామింగ్ సమస్య కలిగి ఉన్న సమస్యను మనము ఎలా పరిష్కరిస్తాము అనేదానికి ఇది ఒక ఉదాహరణ కాబట్టి వాటిలో కొన్నింటిని బైనరీ వేరియబుల్స్గా నిర్వచించాము ఈ కోర్సులో బైనరీ పూర్ణాంక ప్రోగ్రామింగ్ను ఎలా పరిష్కరించాలో వివరంగా ఉన్న పద్ధతులను మనము చూడలేదు అయినప్పటికీ మనము అన్ని ఫార్ములేషన్లు నిరంతర వేరియబుల్స్ ఉన్న linear programming సమస్యలు కాదని వివరించడానికి బిన్ ప్యాకింగ్ను ఉదాహరణగా పరిచయం చేస్తున్నాము ఫార్ములేషన్లు లో ఇన్టీజర్ వేరియబుల్స్ మరియు బైనరీ వేరియబుల్స్ పెద్ద సంఖ్యలో కలిగి ఉంటాయి కాబట్టి దీనిని వివరించడానికి మనము బిన్ ప్యాకింగ్ ఫార్ములేషన్ ను ఉపయోగించాము మరియు పూర్తి చేసేందుకు ఈ solver ని ఉపయోగించి బైనరీ 0 1 సమస్యను ఎలా పరిష్కరించాలో నేను వివరించాను ఇప్పుడు మనము ఈ కోర్సులో భాగంగా రవాణా సమస్యను మరియు అసైన్మెంట్ సమస్యను పరిష్కరించడానికి వెళ్దాము కాబట్టి మనము రవాణా సమస్యకు వెళ్దాము కాబట్టి ఇది మనము పరిష్కరించిన రవాణా సమస్య కాబట్టి మూడు సరఫరా పాయింట్లు మరియు మూడు డిమాండ్ పాయింట్లు ఉన్నాయి ఇవి బ్యాలెన్స్ రవాణా సమస్యలు కాబట్టి ఇది మనము పరిష్కరించే రవాణా సమస్య 3 సరఫరా పాయింట్లు లో 40 25 మరియు 35 తో మొత్తం సరఫరా 100 మరియు 3 డిమాండ్ పాయింట్లు లో 30 30 మరియు 40 తో మొత్తం డిమాండ్ 100 రవాణా ఖర్చులు ఇక్కడ 8 9 7 4 3 5 8 5 6మరియు మొదలైనవి ఇవ్వబడ్డాయి కాబట్టి ఇప్పుడు ఈ స్ప్రెడ్ షీట్ ఉపయోగించి ఈ సమస్యనుపరిష్కరించడానికి ప్రయత్నిద్దాము కాబట్టి మనము దీనికి తిరిగి వెళ్లి మరియు నేను ఇప్పటికే స్ప్రెడ్షీట్లో ఈ సమస్యను సృష్టించాను కాబట్టి ఇది 3 x 3 రవాణా సమస్య కాబట్టి మనకు వేరియబుల్స్ X11 X13 X31 నుండి X33 వరకు 9 వేరియబుల్స్ ఉన్నాయి ఇక్కడ Xij రవాణా పరిమాణాన్ని సూచిస్తుంది ఇవి రవాణా ఖర్చులు 8 9 7 4 3 5 8 5 మరియు 6 ఇక్కడ చూపబడినవి కాబట్టి నేను సెట్ చేస్తున్న Cij Xij ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మొత్తం రవాణా ఖర్చును తగ్గించడానికి ప్రయత్నిస్తుంది ఇక్కడ నేనుXij వేరియబుల్స్ ను సెట్ చేస్తున్నాను ఈ 9 వేరియబుల్స్ B5 C5 D5 B6 C6 D6 B7 B7 మరియు D7 ఇక్కడ ఉంచబడిన ఆబ్జెక్టివ్ ఫంక్షన్ Cij Xij గా చూపబడింది ఉదాహరణకు B3 x F3 కాబట్టి F3 మొదటి విలువ 8 B5 ఇలా రవాణా చేయబడే పరిమాణంగా ఉంది 9 పదాలు వాటిని కలిపి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ను తిరిగి రాయడానికి నేను గుణించాను ఇది ఇలా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ వేరియబుల్స్ నిర్వచించబడ్డాయి విలువలు ఇక్కడ నిర్వచించబడ్డాయి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఇక్కడ నిర్వచించబడింది ఇప్పుడు ఈ రవాణా సమస్యకు 6 constraints 3 సరఫరా constraints మరియు 3 డిమాండ్ constraints ఉన్నాయి కాబట్టి 3 సరఫరా పరిమాణాలు 40 25 35 డిమాండ్ పరిమాణాలు 30 30 మరియు 40 కాబట్టి మొదటి సరఫరా స్థానం నుండి బయటకు వెళ్ళేది ఏదైనా 40 కంటే తక్కువ లేదా సమానంగా ఉండాలి ≤ 40 కాబట్టి ఇప్పుడు B5 C5 D5 B5 C5 D5 ఈ 40 నుండి బయటకు వెళ్ళేదాన్ని వ్రాశాను అది కుడి వైపు కంటే తక్కువ లేదా సమానంగా ఉండాలి ఇది 40 గా ఉంటుంది అదేవిధంగా B6 C6 D6 అయిన రెండవ constraint కి 25 యొక్క రెండవ సరఫరాదారు నుండి బయటకు వెళుతుంది కాబట్టి అది 25 కంటే తక్కువ లేదా సమానంగా ఉండాలి కాబట్టి ఇక్కడ మూడు సరఫరా constraints ఉన్నాయి మూడు డిమాండ్ constraints ఉన్నాయి ఇది మొదటి గమ్యాన్ని చేరుకుంటుంది కాబట్టి ఇది B5 B6 B7 అవసరం 30 కాబట్టి చేరుకున్నది అవసరాల కంటే ఎక్కువ లేదా సమానంగా ఉండాలి కాబట్టి అక్కడ 6 constraints అవి మూడు సరఫరా constraints మరియు మూడు డిమాండ్ constraints ఉన్నాయి ఇప్పుడు ఈ సమస్య సమతుల్య రవాణా సమస్య అని కూడా మనకు తెలుసు అందువల్ల సరఫరా కోసం తక్కువలేదా సమానమైన అసమానతలకు మరియు ఎక్కువ లేదా సమానమైన అసమానతలకు కోసం కనీస డిమాండ్ తీర్చవలసి ఉందని ఊహిస్తాము మనము అన్నింటినీ సమీకరణాల ద్వారా ప్రత్యామ్నాయం చేయవచ్చు ఎందుకంటే సమస్య సమతుల్య రవాణా సమస్య మనము అన్ని 6 constraints లను సమీకరణాలు గా కలిగి ఉండవచ్చు లేదా సరఫరా constraints సమానంగా లేదా తక్కువగా ఉండవచ్చు మరియు constraints ఎక్కువగా లేదా సమానంగా ఉండవచ్చు ఇప్పుడు చూపిన ప్రస్తుత పరిష్కారం సాధ్యమయ్యే పరిష్కారం కాదు ఎందుకంటేఒకవేళ రెండవ సరఫరా 25 అందుబాటులో ఉందని మీరు చూస్తే 35 బయటకు వెళుతుంది అదేవిధంగా ఒకవేళ మీరు చూస్తే ఇక్కడ డిమాండ్ వాస్తవానికి మించిపోయింది కానీ సమతుల్య రవాణా సమస్యలో మనము ఖచ్చితంగా డిమాండ్ను తీరుస్తాము ఎందుకంటే సరఫరా మొత్తం డిమాండ్ మొత్తానికి సమానం కానీ నేను చెప్పినట్లుగా ఇది వాస్తవానికి ముఖ్యం కాదు లేదా కేవలం అది మనం పరిష్కరించబోతున్నప్పుడు మాత్రమే ముఖ్యం కాబట్టి మనము ఇప్పుడు సమస్యను solver లో ఉంచాము అది నేను ఇప్పటికే ఇక్కడ చేశాను కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను ఇప్పుడు B9 ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఇది ఇక్కడ B9 లో చూపబడింది ఈ 8x5 9x0 యొక్క మొత్తం ఆబ్జెక్టివ్ ఫంక్షన్గా మనము ఇప్పటికే చూశాము ఆబ్జెక్టివ్ ఫంక్షన్ వ్రాయబడింది 6 constraints ఇక్కడ వ్రాయబడ్డాయి వాటిలో మూడు తక్కువ లేదా సమానమైనవి మరియు ఇతర మూడు డిమాండ్ constraints ఎక్కువ లేదా సమానమైనవిగా ఉన్నట్లు మీరు చూడవచ్చు ఇప్పుడు రవాణా సమస్యలో వేరియబుల్స్ Xij ని పూర్ణాంక వేరియబుల్స్గా నిర్వచించాల్సిన అవసరం లేదు అవి నిరంతర వేరియబుల్స్గా ఉండగలవు మరియు సరఫరా మరియు డిమాండ్లు పూర్ణాంకాలు గా ఉన్నంత వరకు అవి పూర్ణాంక విలువలను ఇస్తాయి కాబట్టి మనము ఇప్పుడు దీన్ని లీనియర్ ప్రోగ్రామింగ్ సమస్యగా పరిష్కరిస్తున్నాము మనము దానిని Vogel's approximation లేదా అలాంటి ఏ పద్ధతిని ఉపయోగించి పరిష్కరించడం లేదు కాబట్టి మనము దీనిని లీనియర్ ప్రోగ్రామింగ్ సమస్యగా పరిష్కరిస్తున్నాము కాబట్టి మనము వేరియబుల్స్ ను నిరంతర వేరియబుల్స్ అని నిర్వచించాము మరియు దీనిని పరిష్కరించడానికి సింప్లెక్స్ LP ని ఉపయోగిస్తాము కాబట్టి నేను దీనిని పరిష్కరించినప్పుడు ప్రస్తుతం ఈ పరిష్కారం కోసం నేను చెప్పినట్లుగా ఇది సాధ్యం కానిది ఎందుకంటే 35 సరఫరా స్థానం నుండి బయటకు వెళుతోంది కానీ ఇది కేవలం 25 మాత్రమే ఉంది మరియు నేను చెప్పినట్లుగా ఈ దశలో ఇది ముఖ్యం కాదు కాబట్టి మనము దీనిని పరిష్కరించినప్పుడు మనము దానితో పరిష్కారం పొందుతున్నామని గ్రహించాము కాబట్టి మనము మరోసారి దీనిని పరిష్కరించాము మనము 565 కు సమానమైన ఖర్చుతో పరిష్కారం పొందుతున్నాము కాబట్టి మనము దీనితో పరిష్కారాన్ని పొందుతున్నాము ఇప్పుడు constraints అన్నీ చక్కగా సంతృప్తి చెందాయని గ్రహించాము 40 అందుబాటులో ఉంది 40 వెళుతుంది 25 అందుబాటులో ఉంది 25 వెళుతుంది 35 అందుబాటులో ఉంది 30 అవసరం 30 ఇవ్వబడింది 30 అవసరం 30 ఇవ్వబడింది 40 అవసరం 40 ఇవ్వబడుతుంది రవాణా పరిమాణాలు అన్నీ 565 కు సమానమైన ఖర్చుతో ఇక్కడ చూపించబడ్డాయి ఇప్పుడు ఒకవేళ మనము పరిష్కరించిన రవాణా సమస్యకు తిరిగి వెళితే దీని యొక్క వాంఛనీయ పరిష్కారం 565 అని గ్రహించాము మనము చేతితో చేసిన పద్ధతులు ఈ మూడింటితో పరిష్కారాన్ని ఇక్కడ చూపించాము కాబట్టి Vogel's approximation లేదా పెనాల్టీ ఖర్చు 565 ఇచ్చింది మనము స్టెప్పింగ్ స్టోన్ పద్ధతిని ఉపయోగించినప్పుడు లాభం లేదని మరియు అందువల్ల వాంఛనీయమని తర్వాత కూడా చెప్పాము కాబట్టి మన పరిష్కారం నుండి ఈ రవాణా సమస్యకు వాంఛనీయ వ్యయం 565 వచ్చింది కాబట్టి రవాణా సమస్యకు మరో ఉదాహరణను పరిశీలిద్దాము మరియు తరువాత పాఠంలో అసైన్మెంట్ సమస్యలో కొన్ని ఉదాహరణలను పరిశీలిద్దాము